తిరిగి స్వాగతం ఈ రోజు ఉపన్యాస సంఖ్య 36 మరియు మనం ఈ ఉపన్యాసాల వరుసలో ఈ శ్రేణిలో సరళ బీజగణితం చాలా ముఖ్యమైన అంశంగా చర్చిస్తాము మరియు మేము సరళ సమీకరణాల వ్యవస్థ తో ప్రారంభిస్తాము మరియు సరళ బీజగణితంలో అనేక భావనలను అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం కాబట్టి మేము సరళ సమీకరణాల వ్యవస్థకు చాలా ప్రాథమిక పరిచయం తో ప్రారంభిస్తాము మేము ఆ వ్యవస్థకు పరిచయాన్ని మరియు సరళ సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం మరియు వాటి రేఖాగణిత వ్యాఖ్యానాన్ని కూడా కవర్ చేస్తాము కాబట్టి ఇక్కడ సరళ సమీకరణాల వ్యవస్థ కాబట్టి ఇది సమీకరణాల పరంగా వ్రాయబడిన సాధారణ వ్యవస్థ కాబట్టి మేము ఇక్కడ గుణకాల తో ఉన్న మొదటి సమీకరణంలో a 11x1 మరియు ఈ x2యొక్క గుణకం a12ఉంది అందువలన a11x1a12x2a1nxnb1 ఈ మొదటి సమీకరణం లో a11 a12 మరియు a1n అనేవి గుణకాలు కాబట్టి అవి వాస్తవ సంఖ్యలు మరియు x1 x2 xn అనేవి తెలియనివి మరియు కుడి చేతి వైపు b1 మళ్ళీ కొంత వాస్తవ సంఖ్య కాబట్టి ఈ విధంగా మనం రెండవ సమీకరణం కలిగివున్నాము దానిని మనం a21 a22 మరియుa2nల ద్వారా సూచిస్తున్నాం x1 x2మరియు xn వరుసగా వీటికి గుణకాలు గా ఉన్నాయి మరియు కుడి వైపు b2చే సూచించబడుతుంది కాబట్టి ఇక్కడ మనం am1అనే m యొక్క సమీకరణాలు కలిగివున్నాము కాబట్టి మేము m సమీకరణాలను వీటిలో n తెలియనివి గా పరిగణించాము కాబట్టి ఇక్కడ మనం am1 am2 మరియు amn కలిగివున్నాము మరియు ఈ x1 x2 మరియు xn లు గుణకాలు గా ఉన్నాయి మరియు కుడి వైపు bm కాబట్టిమనకు 1 2 మరియు ఇంకా ఉన్నాయి m సమీకరణాలు మరియు x1 x2 మరియు xn అనేవి తెలియనివి a11x1a12x2a1nxnb1 a21x1a22x2a2nxnb2 am1x1am2x2 ⋯ amnxnbm కాబట్టి మాత్రిక రూపంలో ఈ సమీకరణాలను ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు A x అనేది b కి సమానం కాబట్టి A x b A a11 a12 a1n a21 a22 a2n ⋱ am1 am2 amn xx1 x2 xn b b1 b2 bm కాబట్టి సమీకరణ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అంటే మనం సమీకరణ వ్యవస్థను ఉపయోగిస్తాము దీనికి కనీసం ఒక పరిష్కారం ఉంటే మరియు దానికి పరిష్కారం లేకపోతే అస్థిరంగా ఉంటుంది కాబట్టి పరిష్కారాల కోసం అనేక అవకాశాలు ఉన్నాయని నేటి ఉపన్యాసంలో ఇప్పుడు పరిశీలిస్తాము వ్యవస్థకు అసలు పరిష్కారం లేదు రెండవది దానికి ఒక పరిష్కారం ఉంది మరియు ఇది ప్రత్యేకమైనది మూడవది దీనికి పరిష్కారాలు ఉన్నాయి మరియు అవి పరిమితంగా ఉన్నాయి కాబట్టి అనంతమైన అనేక పరిష్కారాలు వున్నాయి కాబట్టి సరళ సమీకరణాల వ్యవస్థకు ఇవి మూడు అవకాశాలు మరియు మేము కూడా వివరణ కోసం చూస్తాము కాబట్టి మళ్ళీ ఈ మాత్రిక రూపాన్ని తిరిగి పొందాలి కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం సులభం మనకు ఈ మాత్రిక A మరియు ఈ x ఉన్నాయి కాబట్టి మీరు ఈ A మరియు ఈ x ను గుణిస్తే మనకు మరొక వెక్టర్ లభిస్తుంది కాబట్టి దీని మొదటి భాగం సమీకరణం 1 యొక్క ఎడమ వైపు ఉంటుంది మేము ఈ వెక్టర్ యొక్క రెండవ భాగం Ax A మరియు xయొక్క గుణకారం చేసినప్పుడు వస్తుంది ఈ వెక్టర్ యొక్క రెండవ భాగం Ax రెండవ సమీకరణం యొక్క ఎడమ వైపు ఉంటుంది మరియు తర్వాత మేము ఇక్కడ కుడి చేతి వైపు వెక్టర్ b కలిగి వున్నాం దీని భాగాలు b1 b2 b3 మరియు bm గా ఉన్నాయి కాబట్టి ప్రతి భాగాన్ని పోల్చి చూస్తే మనకు ప్రాథమికంగా ఈ సమీకరణాలకు తిరిగి వస్తాము కాబట్టి ఈ వ్యవస్థ రచన AX అనేది b కి సమానంగా ఈ సమీకరణాల వ్యవస్థ కు సమానంగా m సమీకరణాలు మరియు n సాధారణంగా తెలియనవిగా మనం ఇక్కడ భావించాలి ఆపై ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మనకు 𝑥2𝑦 4 అనే ఒక సమీకరణం ఉంది ఆపై మనకు x y 1 అనే ఇవ్వబడిన మరో సమీకరణం ఉంది కాబట్టి ఈ రెండు సమీకరణాలను పరిశీలిస్తే రేఖాగణిత వ్యాఖ్యానం చాలా సులభం అవుతుంది ఆపై మనం మరో 4 చలరాశుల కోసం ఈ భావనను సాధారణీకరించవచ్చు కాబట్టి ఈ సమీకరణ సంఖ్య 1 అని పిలుద్దాం ఎందుకంటే ఇది ఒక రేఖ సమీకరణం యొక్క రేఖ కాబట్టి మేము L 1 అని పిలుస్తున్నాము మరియు ఇక్కడ ఇది L 2 రెండవ రేఖ యొక్క సమీకరణం x y 1గా ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో మనం రెండు చలరాశుల మాత్రమే పరిశీలిస్తున్నప్పుడు x మరియు y అనే ఈ సమీకరణాల వ్యవస్థ యొక్క సమీకరణాలు కానే కావు కానీ రేఖల సమీకరణాలు కాబట్టి మనము వ్యవస్థను మాత్రిక రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఇది గుణకం మాత్రిక అవుతుంది ఇక్కడ ఉన్న మొదటి సమీకరణం 1 మరియు 2 నుండి గుణకాన్ని సేకరిస్తాము 1 2 1 1 x y 4 1 వెక్టర్ యొక్క తెలియని x మరియు y కాబట్టి ఈ సమీకరణాలను మాత్రిక వెక్టర్స్ రూపంలో వ్రాయవచ్చు మరియు ఇప్పుడు మేము ఈ సమీకరణాల యొక్క రేఖాగణిత వివరణ మరియు ప్రాథమిక పరిష్కారం కోసం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇది మొదటి సమీకరణం x 2y 4 కాబట్టి మేము ఇక్కడ చూస్తే దీన్ని సులభంగా ప్లాట్ చేయవచ్చు కాబట్టి x అనేది 0 అయినప్పుడు y అనేది 2 అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి బిందువు 02 ఆపై y అనేది 0 అయినప్పుడు మనకు x అనేది 4 అవుతుంది కాబట్టి ఇది బిందువు 4 మరియు 0 కాబట్టి ఇది సమీకరణ సంఖ్య 1 మరియు తరువాత మనకు సమీకరణ సంఖ్య 2 అలాగే ఈ x y 1 ఉంది మరియు అది ఈ ఎరుపు రేఖ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ xఅనేది 0 y అనేది 1 కాబట్టి ఈ బిందువు 10 గా ఉంది మరియు తర్వాత మేము ఇక్కడ ఉదాహరణకు మరో బిందువు y అనేది 0 x అనేది 1 కాబట్టి ఈ బిందువు 10 మరియు తరువాత ఇవ్వబడిన ఈ రేఖను x y 1 గా గీయవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ చిత్రంలో మనం చూస్తున్నట్లుగా అవి ఇక్కడ ఏదో ఒక సమయంలో ఖండించుకుంటాయి కాబట్టి ఈ ఖండన బిందువును లెక్కిద్దాం కాబట్టి సమీకరణ సంఖ్య 1 నుండి సమీకరణ సంఖ్య 2 ను తీసివేస్తే మరలా జోడిస్తే మనం ఇక్కడ x ను పొందితే అది రద్దు అవుతుంది ఆ పై మేము 3 y ని పొందుతాము అది 3 కు సమానం అపుడు y అనేది 1 కి సమానము కాబట్టి అది y యొక్క కోఆర్డినేట్ మరియు తరువాత మనం ఈ సమీకరణాలలో దేనినైనా ఉంచవచ్చు ఉదాహరణకు x iలు 1 yకి సమానం అంటే 2 కాబట్టి ఇక్కడ ఈ రెండు రేఖలు ఈ సమయంలో2 మరియు 1 వద్ద ఖండించుకుంటాయి కాబట్టి మేము ఇక్కడ 2 మరియు 1 ని వ్రాయవచ్చు ఇప్పుడు సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం గురించి మాట్లాడదాం కాబట్టి పరిష్కారం అంటే ఈ బిందువు xy రెండు సమీకరణాలను సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఈ బిందువు ఇక్కడ ఎరుపు గీతపై ఉంది మరియు ఈ బిందువు కూడా నీలి రేఖపై ఉంటుంది సహజంగా ఈ బిందువు ఇక్కడ x అనేది 2 గా మరియు y అనేది 1 గా ఉంది ఇది రెండు సమీకరణాలను సంతృప్తి పరుస్తుంది ఇది రెండు సమీకరణాలను సంతృప్తి పరచాలి ఎందుకంటే ఇది రెండు రేఖల లో ఉంటుంది మరియు మనం ఇక్కడ ఏమి చూస్తాము కాబట్టి ఈ వ్యవస్థలో పరిష్కారం అంటే x అనేది 2 కు సమానం మరియు y అనేది 1 కి సమానం మరియు ఇక్కడ గమనించవలసిన ఇతర బిందువు ఏమిటంటే ఈ బిందువు మాత్రమే ఈ రెండు రేఖలను కలిపే ఏకైక బిందువు ఇది లేదా రెండు రేఖలలో ఉన్న ఏకైక సాధారణ బిందువు ఇది ఇప్పుడు పరిష్కారంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంలో మనకు ప్రత్యేకమైన పరిష్కారం లభించింది ఎందుకంటే ఈ రెండు రేఖలు సరిగ్గా ఒక సమయంలో ఖండించుకుంటాయి ఈ సమీకరణాల వ్యవస్థకు పరిష్కారాన్ని కలిగి ఉండటానికి వేరే అవకాశం లేదు మరియు దీనిని మేము ఒక ప్రత్యేకమైన పరిష్కారం అని పిలుస్తాము ఈ రెండు సాధారణ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మేము ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందుతున్నాము మేము ఇక్కడ మరొక కేసును పరిశీలిస్తే మరొక కేసు కాదు కాబట్టి వెక్టర్స్ పరంగా అదే సమీకరణం యొక్క మరో వివరణ కోసం చూద్దాం కాబట్టి మనకు ఈ రెండు సమీకరణాలు ఉన్నాయని మనం చూశాము వీటిని ఈ మాత్రిక రూపంలో వెక్టర్ గుణకారం గా కూడా వ్రాసాము కానీ ఈ సమీకరణాన్ని వ్రాయడానికి మరొక మార్గం ఉంది ఎందుకంటే నేను ఇక్కడ ఈ x 2 y నుపరిశీలిస్తే ఈ రెండవ సమీకరణం x y కాబట్టి మనం మొదటి వెక్టర్ లాగా సిస్టమ్ను కూడా వ్రాయవచ్చు నేను దీని నుండి x ను తీసుకుంటాను మరియు ఇక్కడ నుండి x ను కూడా తీసుకుంటాను మరియు రెండవ సమీకరణంలో మిగిలిన y పదం 1 2 1 1 x y 4 1 కాబట్టి 2 నుండి y మరియు తరువాత ఇక్కడ మైనస్ y మరియు తరువాత కుడి వైపు 4 మరియు 1 లేదా మనం దీనిని x మరియు వెక్టర్ 1 1 ప్లస్ y అని వ్రాయవచ్చు మరియు ఈ వెక్టర్ 2 మైనస్ 1 ఈ వెక్టర్ 4 మరియు 1 కి సమానం కాబట్టి మేము ఇచ్చిన సమీకరణాల వ్యవస్థను ఈ రూపంలో వ్రాసాము ఇక్కడ వెక్టర్ స్కేలార్ గుణకారం చూస్తాము మరియు ఇక్కడ వెక్టర్ మళ్ళీ కుడి చేతి వైపు స్కేలార్ అంటే ఇక్కడ సంఖ్య x కాబట్టి ఇప్పుడు ఇక్కడ సరిగ్గా వ్రాయబడినది ఇది మాత్రిక రూపంలో ఇవ్వబడిందా లేదా అదే సమీకరణాల వ్యవస్థను ఈ వెక్టర్ రూపంలో కూడా వ్రాయవచ్చు ఇక్కడ ఈ వెక్టర్ 1 1 అనేది x చే గుణించబడుతుంది y ఈ వెక్టర్ 2 1 చే గుణించబడుతుంది ఇది 4 1 కి సమానం కాబట్టి ఈ ఫలాన్ని ఇక్కడ చూడటానికి ఇది మరొక మార్గం ఎందుకంటే ఈ సందర్భంలో మనకు మాత్రిక వెక్టర్ ఫలం ఉంది కాబట్టి ఈ x ఈ మొదటి కాలమ్ లో గుణించబడిందని కూడా మనం ఈ రూపంలో చూడవచ్చు ఈ y కూడా రెండవ కాలమ్కు గుణించబడిందని ఇది ఈ మాత్రిక మరియు వెక్టర్ యొక్క ఫలాన్ని కూడా మేము చేశాం కుడి వైపు మనకు ఈ వెక్టర్ 4 1 ఉంది x1 1 y2 1 4 1 కాబట్టి ఇప్పుడు మరొక ఉదాహరణ వస్తోంది కాబట్టి మనకు ఇప్పుడు x y 1 మరియు రెండవ సమీకరణం x y 2 ను పరిశీలిస్తున్నాము కాబట్టి ఇది సమీకరణ సంఖ్య 1 మరియు తరువాత మనకు ఇక్కడ ఒక సమీకరణ సంఖ్య 2 ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను మునుపటిలా ప్లాట్ చేస్తే కాబట్టి మనకు ఇక్కడ ఈ మొదటి సమీకరణం ఉంది ఇక్కడ x అనేది 0 మరియు తరువాత y అనేది మైనస్ 1 కాబట్టి ఇక్కడ బిందువు మైనస్ 1 మరియు x వద్ద 0 మరియు రెండవ రేఖ x y 2 కాబట్టి ఈ సందర్భంలో x అనేది 0 గా ఉన్నప్పుడు ఇక్కడ మనకు yx 2 బిందువు వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ బిందువు 2 0 ఆపై మనం వాలు 1 ఉన్న ఈ రేఖను గీయవచ్చు మరియు ఈ రేఖకు కూడా వాలు 1 ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మనం ఇప్పుడు గ్రహించినది ఏమిటంటే ఈ సమీకరణాలు రెండూ ఈ సమీకరణం వాలు 1 మరియు ఈ సమీకరణం కూడా వాలు 1 కలిగి ఉంది కాబట్టి రెండు సమీకరణాలు ప్రాథమికంగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి మేము ఈ వ్యవస్థ యొక్క పరిష్కారం గురించి మాట్లాడితే కాబట్టి ఈ సందర్భంలో ఇది ఉనికిలో లేదు ఎందుకంటే ఇక్కడ రేఖలలో సాధారణ బిందువు లేదు ఈ బిందువు సమీకరణం సంఖ్య 1 మరియు సమీకరణం సంఖ్య 2 ఈ రెండింటినీ సంతృప్తి పరుస్తుంది ఎందుకంటే అవి ఖండించుకోవు కాబట్టి అవి సమాంతర రేఖలు మరియు ఈ సందర్భంలో ఈ సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం మనకు లేదు కాబట్టి ఇది చాలా సరళమైన ఉదాహరణ సహాయంతో రేఖాగణిత వ్యాఖ్యానం ఈ సమీకరణాల వ్యవస్థకు తగిన పరిష్కారం లేదని మనకు చెబుతుంది సమీకరణాల పరంగా మనం నేరుగా చూడాలనుకుంటే మొదటి సమీకరణం x y 1 మరియు నేను ఇక్కడ సమీకరణం సంఖ్య 2 ను మైనస్ 1 ద్వారా గుణిస్తే మనకు x y 2 లభిస్తుంది కాబట్టి మనకు ఈ రెండు సమీకరణాలు x y 1 మరియు x y 2 ఉన్నాయి కాబట్టి ఈ సమీకరణం సంఖ్య 1 లో మనకు చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే ఆ x 1 యొక్క తేడా x మరియు y లు 1 అవుతాయి కానీ రెండవ సమీకరణంలో మేము చెప్పే x మరియు y వ్యత్యాసం అయితే 2 గా ఉంటుంది కాబట్టి రెండు సమీకరణాలను సంతృప్తిపరిచే బిందువు ను కలిగి ఉండటం సాధ్యం కాదు మరియు రేఖాగణిత వ్యాఖ్యానం కూడా ఈ రెండు రేఖలు ఖండించుకోవని చెప్తాయి మరియు అదే విధంగా ఈ సమీకరణాల వ్యవస్థకు మనకు పరిష్కారం ఉండదు అయితే ఈ రేఖలు ఖండించుకోవు మరియు దీనికి పరిష్కారం లేదు కాబట్టి ఇప్పుడు వెక్టర్స్ వ్యాఖ్యానం అని పిలిచే తదుపరి వ్యాఖ్యానానికి వస్తున్నాము మనం ఈ సమీకరణాన్ని లేదా ఈ రూపంలో సమీకరణ వ్యవస్థను వెక్టర్స్ రూపంలో తిరిగి వ్రాయవచ్చు కాబట్టి x మరియు 1 మరియు మైనస్ 1 మరియు y లతో గుణిస్తే మైనస్ 1 మరియు ఈ 1 ఈ కుడి చేతి వెక్టర్ 1 మరియు 2 గా ఉంటుంది కాబట్టి మునుపటి కేసు మాదిరిగానే ఈ వెక్టర్ను ఇక్కడ 1 మైనస్ 1 గా గీయండి కాబట్టి ఇది వెక్టర్ 1 మైనస్ 1 ఆపై ఇక్కడ ఇతర వెక్టర్ మనకు మైనస్ 1 మరియు n 1 కలిగి ఉంటుంది ఈ రెండు వెక్టర్స్ కాబట్టి ఈ రెండు వెక్టర్స్ మరియు మూడవ వెక్టర్ 1 మరియు 2 కాబట్టి మూడవ వెక్టర్ ఈ 1 మరియు 2 ఇది మూడవ వెక్టర్ 1 మరియు 2 x1 1 y 1 1 1 2 కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వెక్టర్ 1 1 కు కొంత సంఖ్య ను గుణించడం ద్వారా మనం జోడించగలమా మరియు అప్పుడు మనం ఈ వెక్టర్ 1 1 కు కొంత సంఖ్యను గుణించవచ్చ ఈ వెక్టర్ 1 2 ను పొందడానికి కొంత సంఖ్యను గుణించడం ద్వారా మనం ఈ రెండింటినీ జోడించగలమా అనేది ప్రశ్న మరియు ఇది సాధ్యం కాదని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు వెక్టర్స్ సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు వెక్టర్లకు సమాంతరంగా మనం దేనినైనా పొందవచ్చు కాని ఉదాహరణకు 1 మరియు 2 ను ఇక్కడ పొందలేము ఇది ఇచ్చిన రెండు వెక్టర్లకు సమాంతరంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వెక్టర్ల కలయిక ద్వారా లేదా మనం సాధారణంగా దీనిని సరళ కలయిక అని పిలుస్తాము మరియు తరువాత మనం దీని గురించి స్పష్టమైన నిర్వచనంతో వస్తాము కాబట్టి ఇక్కడ ఈ రెండు వెక్టర్ల యొక్క సరళ కలయిక వెక్టర్ 1 లో 2 ను ఇవ్వదు మరియు అందువల్ల ఇది పరిష్కారం కాదు కాబట్టి ఈ వెక్టర్ 1 మరియు 2 ని ఈ కాలమ్ 1 మరియు ఈ కాలమ్ 2 యొక్క సరళ కలయిక ద్వారా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు మరియు అందువల్ల ఇది పరిష్కారం యొక్క సందర్భం కాదు కాబట్టి ఇక్కడ వ్యవస్థను పరిగణించడానికి తదుపరి మరియు చివరి సందర్భానికి వస్తున్నాము x y 2 మరియు x y 2 కాబట్టి ఈ రేఖాగణిత వ్యాఖ్యానం కోసం చూస్తే ఈ రెండు రేఖలను ప్లాట్ చేయాలి కాబట్టి మొదటి x y 2 ఇక్కడ ఈ నీలం రేఖ x y 2 ను ఇస్తుంది మరియు ఇప్పుడు మనం ఈ మైనస్ x ప్లస్ y ను మైనస్ 2 కు సమానం చేస్తే మళ్ళీ మనకు అదే రేఖ వస్తుంది ఎందుకంటే ఇది మరేమీ కాదు అదే సమీకరణం ఇక్కడ మీరు రెండవ సమీకరణాన్ని మైనస్ 1 ద్వారా గుణిస్తే మీకు అదే సమీకరణం లభిస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఇవి రెండు వేర్వేరు సమీకరణాలు కావు ఇదే సమీకరణం మనకు ఒకే సమీకరణం మాత్రమే అందువల్ల ఎరుపు రేఖ ఇక్కడ నీలిరంగు రేఖపై కూర్చుని ఉంది కాబట్టి ఈ రెండు ఒకే రేఖలు అని వారు చెప్తారు మరియు ఇప్పుడు సహజంగానే మనం ఈ రేఖని తీసుకునే ఏ బిందువు అయినా అది ఒకే రేఖ అని అర్ధం కాబట్టి మేము ఇక్కడ రేఖ లో ఒక బిందువు తీసుకోవచ్చు మరియు అది రెండు సమీకరణాలను సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఇచ్చిన సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం కోసం ఇక్కడ మనకు అనంతమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు ఈ రెండు సమీకరణాలు ఒకే సమీకరణం అని చూడటం సులభం కానీ మనకు ఎక్కువ సమీకరణాలు ఉన్నప్పుడు మరియు ఇది ఎల్లప్పుడూ ఇతరు రేఖల యొక్క కలయిక అని మనం గుర్తించగలిగే సందర్భం కాదు ఉదాహరణకు మేము ఆ కేసులన్నింటినీ కొద్దిసేపటి తరువాత చూస్తాము కాని ఇక్కడ ఈ చాలా సరళమైన కేసు కోసం మనం దీనిని రేఖాగణితం కోణం నుంచి కూడా చూడవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో రేఖ లోని ఏ బిందువు అయినా ఇచ్చిన సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం అవుతుంది ఇప్పుడు మనం పిలిచే ఈ అనంతమైన అనేక పరిష్కారాల పరిస్థితి ఇది కాబట్టి పరిష్కారం యొక్క ఈ 3 అవకాశాలను మనం చూశాము ఒక సందర్భంలో మనకు ప్రత్యేకమైన పరిష్కారం ఉంది మరోసారి ఇక్కడ మనకు పరిష్కారం లేదు మనకు అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును వెక్టర్ వివరణ కోసం కూడా చూద్దాం మనకు ఈ రెండు సమీకరణాలు ఉన్నాయి మరియు ఇప్పుడు మనం వెక్టర్స్ పరంగా వ్రాయవచ్చు మనము x ను 1 మరియు మైనస్ 1 తో గుణించాలి y ని కూడా మైనస్ 1 మరియు 1 తో గుణించినప్పుడు మరొక వెక్టర్ ఆపై కుడి చేతి వెక్టర్ మనకు 2 మరియు మైనస్ 2 ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ వెక్టర్లను ప్లాట్ చేస్తే ఇక్కడ ఒకటి 1 మైనస్ 1 అప్పుడు మనకు మైనస్ 1 1 మరియు మరొకటి మైనస్ 2 మరియు మైనస్ 2 కాబట్టి మనకు ఈ 3 వెక్టర్స్ 1 మైనస్ 1 ఉన్నాయి మరియు తరువాత మనకు ఈ 1 మైనస్ 1 ఉంది మరియు ఇక్కడ ఇతర వెక్టర్ మనకు ఈ 2 మరియు మైనస్ 2 ఉన్నాయి కాబట్టి ఈ వెక్టర్ 2 మైనస్ 1 ఈ వెక్టర్లలో ఒకదాని ద్వారా లేదా లీనియర్ కాంబినేషన్ ద్వారా మనం గుణించగలమని ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ వెక్టర్ 2 మరియు మైనస్ 1 ను పొందడానికి ఈ రెండు వెక్టర్స్ యొక్క సరళ కలయికను కలిగి ఉండటానికి చాలా అనంతమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఇచ్చిన వెక్టర్లకు సమాంతరంగా ఉంటుంది మరియు ఈ వెక్టర్ 2 మరియు మైనస్ 2 ను పొందడానికి ఈ రెండు వెక్టర్లను కలపడానికి ఇప్పుడు అనంతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెక్టర్ వ్యాఖ్యానం నుండి కూడా అలాంటి సందర్భాల్లో అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్నాయని మనం చూడవచ్చు ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తున్నాము మనం చూసినవి ఏమిటి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంటుందని ఒక వ్యవస్థకు సంభవించే సరళ సమీకరణాల వ్యవస్థ కోసం మనము 3 కేసులను చూశాము మరియు ఈ రెండు సమీకరణాల పరంగా మేము భావించాము లేదా రెండు తెలియని రేఖలు ఉన్నాయి మరియు అవి సరిగ్గా ఒక సమయంలో ఖండించుకుంటాయి మరియు దీనిని మేము మూడు చలరాసులు ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకోగల ప్రత్యేకమైన పరిష్కారం యొక్క కేసు అని పిలుస్తాము ఈ సందర్భంలో మనకు ఒక రేఖకు బదులుగా మనకు సమతలాలు ఉంటాయి ఇక్కడ మూడు సమతలాలు ఉన్నాయి మరియు అవి సరిగ్గా ఒక సమయంలో ఖండించుకుంటాయి ఈ మూడు సమతలాలు మరియు ఆ వ్యవస్థ యొక్క ప్రత్యేకమైన పరిష్కారం అది మరియు ఉదాహరణకు రేఖలు సమాంతరంగా ఉంటే అవి ఎప్పుడూ ఖండించుకోవు మరియు మూడు చలరాశుల విషయంలో మనం అర్థం చేసుకోగల విషయం కూడా మనకు సమాంతర సమతలాలు ఉన్నాయని మనం చూశాము కాబట్టి రెండవ సందర్భంలో రేఖలు సమాంతరంగా ఉన్నాయని ఇక్కడ చూశాము అందువల్ల ఇచ్చిన వ్యవస్థకు మనకు ఎటువంటి పరిష్కారం లేదు అయితే మూడవ రేఖ రెండు రేఖలు ప్రాథమికంగా ఒకేలా ఉన్నాయని ఆపై రేఖ లోని ఏదైనా బిందువు సమీకరణం వ్యవస్థ యొక్క పరిష్కారం అని మేము చూశాము కాబట్టి మేము ప్రత్యేకమైన పరిష్కారం యొక్క కేసును చూశాము అనంతమైన అనేక పరిష్కారాల కేసును చూశాము మరియు పరిష్కారం లేని కేసును చూశాము మరియు ఇవన్నీ పెద్ద వ్యవస్థను పరిగణించినప్పుడు సరళ సమీకరణాల వ్యవస్థకు mసమీకరణాలకు n తెలియని వాటితో సంభవించే అవకాశాలు కానీ చాలా తెలియని ఉదాహరణల సహాయంతో ఇక్కడ చూశాము ఇక్కడ మేము రెండు తెలియని వాటిని మాత్రమే పరిగణించాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనం ఇప్పుడు పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పరిష్కారాన్ని కనుగొనే పరిష్కార పద్ధతుల గురించి మాట్లాడుతాము రేఖాగణిత మరియు వెక్టర్ వ్యాఖ్యానం కోసం మేము ఇక్కడ పరిగణించినది 2 బై 2 మాత్రమే కాదు కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మేము ఉపయోగించిన సూచనలు ఇవి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు